ఈ ప్రత్యేకమైన మాడ్యూల్కు స్వాగతం చివరి మాడ్యూల్లో మనం పైజోరెసిస్టివ్ మైక్రోకాంటిలివర్ యొక్క తయారీ మరియు తరువాత పీజోరెసిస్టివ్ మైక్రోకాంటిలివర్ వాడకం గురించి తెలుసుకొన్నాం సెన్సార్ లేదా బయోసెన్సర్ ను గాజు సబ్స్ట్రేట్ పై ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు మరియు SU 8 వెల్ తో తయారు చేయబడింది పరస్పర అనుసంధానమైన ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లు SU 8 వెల్ లోపల ఉన్నాయి పైజో రెసిస్టర్ యొక్క ఉపయోగం టిష్యూ యొక్క మెకానికల్ లక్షణాలను అర్థం చేసుకోవడం అంటే స్థితిస్థాపకత లేదా దృడత్వం గురించి తెలుసుకోగలం టిష్యూ యొక్క ఎలక్ట్రికల్ లక్షణాలను అర్థం చేసుకోవడం కోసం బయోసెన్సర్ను ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లతో ఉపయోగించాం నేను టిష్యూ అని చెప్పినప్పుడు ఎలక్ట్రికల్ లక్షణాల అయినటువంటి కణాల ఇంపెడెన్స్ గురించి అధ్యయనం చేయగలను మేము రెసిస్టన్స్ ను కాకుండా ఇంపెడెన్స్ కొలవడానికి కారణాలను చూసాము కణజాల లక్షణాలను మారకుండా ఉండటానికి కణజాలాన్ని ఉంచిన వెంటనే కొంత సెలైన్ ద్రావణం లేదా మీడియా వాడాలి ఇది మొత్తం రీడింగ్ పై parasitic effect కలిగిస్తుంది తద్వారా డబుల్ లేయర్ కెపాసిటెన్స్ మరియు మరెన్నో సమస్యలు ఉన్నాయి అందువలన రెసిస్టన్స్ ను కొలిచే బదులు పదార్థం యొక్క ఇంపెడెన్స్ను కొలవడం మంచిది మేము వివరించగలమని లేదా సాధారణ మరియు క్యాన్సర్ టిష్యూ మధ్య తేడాను గుర్తించగలమని తెలుసుకున్నాం అదే విధంగా మనం సాధారణ కణం మరియు క్యాన్సర్ కణం మధ్య తేడాను గుర్తించవచ్చు ఇక్కడ చూస్తే నా చేతిని కాంటిలివర్ అనుకుంటే ఈ పెన్ నీ టిప్ అనుకుంటే ఇది ఒక సెల్ అయితే మరియు నేను ఈ కణాన్ని నొక్కితే అప్పుడు కాంటిలివర్ వంగే దాన్ని బట్టి సెల్ యొక్క దృడత్వం చూడగలుగుతాను ఈ బెండింగ్ సెల్ యొక్క ఈ దృడత్వం మీద ఆధారపడి ఉంటుంది ఇది ఒక ఉదాహరణ నేను ఈ కణాన్ని లేదా కణాల సమూహాన్ని లేదా కొన్ని వేల కణాలను ఈ ఇంటర్డిజిటేటెడ్ ఎలక్ట్రోడ్లపై లోడ్ చేస్తాను నేను చెప్పినట్లుగా ఇవన్నీ డిజిట్స్ ఇది డిజిట్స్ ఇంటర్డిజిట్ ఇది లోహం అయితే నేను ఒకదాని పక్కన మరొక లోహాన్ని ఉంచినట్లయితే కానీ అవి ఒకదానికొకటి తాకడం లేదు అందువలన ఇంపెడెన్స్ ఇన్ఫినిటీ అలాగే రెసిస్టన్స్ ఇన్ఫినిటీ ఇప్పుడు నేను ఈ లోహంపై ఏదైనా ఉంచితే ఏమి జరుగుతుందో పదార్థం యొక్క ఇంపెడెన్స్ లేదా రెసిస్టన్స్ ను బట్టి మనం దానిని కొలవగలుగుతాము ఎందుకంటే ఇప్పుడు ఈ లోహం పైన ఉన్న పదార్థం యొక్క రెసిస్టన్స్ లేదా ఇంపెడెన్స్ వలన షార్ట్ అవుతుంది నేను చెప్తున్న విషయం ఏమిటంటే సెల్ లక్షణాలను అర్థం చేసుకోవచ్చు టిష్యూ లక్షణాలను అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మేము బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాము కానీ ఇది బ్రెస్ట్ క్యాన్సర్కు మాత్రమే సంబంధించినదని కాదు నోటి క్యాన్సర్కు వాడవచ్చు ఎందుకంటే మనం క్యాన్సర్ వంటి సంక్రమించని వ్యాధుల కోసం సెన్సార్లను అభివృద్ధి చేస్తున్నప్పుడు నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వరకు చాలా ఆసక్తికరమైన లక్షణాలను మనం గుర్తించవచ్చు మరియు కడుపు మరియు కాలేయ క్యాన్సర్లను కూడా గుర్తించవచ్చు సూత్రప్రాయంగా ఏదైనా కణజాల సంబంధిత క్యాన్సర్ లక్షణాలను ఆన్ సెట్ నుంచి ప్రోగ్రెషన్ కి ఎలా మారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఇది బోధన ఆలోచన సెన్సార్ ను కణజాల లక్షణాలని అర్థం చేసుకోవడానికి వాడుతున్నాం నేను మెకానికల్ ప్రాపర్టీస్ ను కొలవగలను మరియు ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ ను కూడా కొలవగలను నేను రెండింటినీ ఒకేసారి కొలవ కలిగితే ఎలా ఉంటుంది పదార్థం యొక్క ఎలక్ట్రికల్ మరియు మెకానికల్ ప్రాపర్టీస్ ను ఒకేసారి కొలవగల సెన్సార్ను మనం రూపొందించగలమా ఆ భావనతో ఈ రోజు మనం ఫ్లెక్సిబుల్ సబ్స్ట్రేట్ ఉపయోగించి MEMS ఆధారిత ఎలక్ట్రోమెకానికల్ సెన్సార్ తయారు చేస్తాము స్క్రీన్ను చూస్తే ప్రాసెస్ ఫ్లో వివరంగా నేర్పుతాను ఇది మొత్తం సెన్సార్ను రూపొందించడానికి ప్రాసెస్ ఫ్లో మరియు PDMS అని పిలువబడే ఒక సబ్స్ట్రేట్ పై సెన్సార్ ను తయారు చేస్తారు ఇక్కడ సిలికాన్ చూడండి ఉంది ఆపై సిలికాన్ సబ్స్ట్రేట్ పై PDMS పూత ఉంటుంది సిలికాన్ సబ్స్ట్రేట్ పై PDMS స్పిన్ కోట్ చేసాము మూడవ దశ చూస్తే గోల్డ్ డిపాజిట్ అవుతుంది మరియు ఈ ప్రత్యేక ప్రాంతంలో గోల్డ్ డిపాజిట్ చేయబడుతుంది మరియు ఫోటోలిథోగ్రఫీని ఉపయోగించి నమూనా చేసిన తరువాత పిజో రెసిస్టర్ను అభివృద్ధి చేస్తుంది పైజోరెసిస్టర్ ను PEDOTPSS అనే మెటీరియల్ నుండి తయారు చేయబడింది ఇది సెమీకండక్టింగ్ మెటీరియల్ కాదు ఇది పాలిమర్ ఇది పీజోరెసిస్టివ్ పాలిమర్ ఇది ఒక వాహక పాలిమర్ నేను సెమీకండక్టర్ అని పొరపడ్డాను పైజో PSS ఒక వాహక పాలిమర్ మరియు దీనికి పీజోరెసిస్టివ్ ప్రాపర్టీ ఉంది మేము క్రోమ్ గోల్డ్ డిపాజిట్ చేసి దానిని నమూనా చేసిన తరువాత మేము PEDOT PSS ని డిపాజిట్ చేసి పీజోరెసిస్టివ్ సెన్సార్లను ఏర్పరుస్తాము ఇప్పుడు నేను పీజోరెసిస్టివ్ సెన్సార్లను చూడాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ పీజోరెసిస్టివ్ సెన్సార్లు ఇది ఒక మాగ్నిఫైడ్ పిజోరేసిటివ్ సెన్సార్ ఇవన్నీ SEM చిత్రాలు మొదటి దశ సిలికాన్ రెండవ దశ PDMS స్పిన్ కోట్ మూడవ దశ క్రోమ్ గోల్డ్ మరియు నమూనాను రూపొందించడానికి లితోగ్రఫీ నాల్గవ దశ PEDOT PSS ని కోట్ చేయడం లేదా స్పిన్ చేయడం మరియు పిజో రెసిస్టర్లను రూపొందించడానికి నమూనా ఐదవ దశ సెన్సార్పై సిలికాన్ డయాక్సైడ్ గ్రో చేయడం లేదా డిపాజిట్ చేయడం ఆరవ దశ కాంటాక్ట్ ప్యాడ్లను తెరవడం మరియు గోల్డ్ ప్యాడ్ డిపాజిట్ చేయడం ఏడవ దశ SU 8 పిల్లర్ లను ఏర్పరచడం మరియు తరువాత ఎనిమిదవ దశ SU 8 పిల్లర్ టిప్ ను గోల్డ్ తో పూయడం మరియు తొమ్మిదవ దశ PDMS ను సబ్స్ట్రేట్ నుండి తీసివేయడం నేను చాలా దశలు గురించి చెప్పినాను మరియు వాటిని గుర్తు పెట్టుకోవడం కష్టం మనం ఒక్కొక్కటిగా వెళ్తాము మరియు అలాంటి సెన్సార్ ను లేయర్ బై లేయర్ ఎలా తయారుచేయాలో నేను చెప్తాను స్క్రీన్ చూస్తే ఇది ఒక సెన్సార్ లేదా సెన్సార్ల యారే మరియు ఇవన్నీ స్ట్రెయిన్ గేజ్లు పీజోరెసిస్టివ్ సెన్సార్ అప్పుడు ఇది గోల్డ్ ఇవన్నీ గోల్డ్ ప్యాడ్లు మరియు చివరకు ఇవి SU 8 పిల్లర్ లు ఇవి లిఫ్టాఫ్ టెక్నిక్ ఉపయోగించి క్రోమ్ గోల్డ్ తో పూత పూయబడతాయి ఈ ప్రత్యేకమైన సెన్సార్ను రూపొందించడానికి మేము ఒక్కొక్కటిగా వెళ్తాము మనం ఎలా ప్రారంభించవచ్చో చూద్దాం నేను ప్రాసెస్ ఫ్లో వివరంగా చూపిస్తాను మొదటి దశ ఈ సిలికాన్ సబ్స్ట్రేట్ సిలికాన్ తీసుకోండి రెండవ దశ సిలికాన్ సబ్స్ట్రేట్ పై PDMS ను స్పిన్ కోట్ చేయడం ఇది PDMS ఇది సిలికాన్ ఈ సబ్స్ట్రేట్ ఇప్పటికీ సిలికాన్ మూడవ దశ డిపాజిట్ మూడవ దశ లో క్రోమ్ గోల్డ్ ని PDMS పై డిపాజిట్ చేయడం మనకు ఇప్పుడు సిలికాన్ PDMS ఉంది మరియు ఇది క్రోమ్ గోల్డ్ అవుతుంది తరువాతి దశ ఈ క్రోమ్ గోల్డ్ ని నమూనా చేయడం దానికోసం మేము ఫోటోలిథోగ్రఫీని చేస్తాము ఫోటోలిథోగ్రఫీని చేయటానికి మొదట ఫోటోరేసిస్ట్ స్పిన్ కోట్ చేయాల్సి వచ్చింది ఇది ఫోటోరేసిస్ట్ మరియు ఇది పాజిటివ్ ఫోటోరేసిస్ట్ అని చెప్తున్నాను ఫోటోరేసిస్ట్ స్పిన్ కోట్ తరువాత తదుపరి దశ నేను సాఫ్ట్ బేక్ చేస్తాను 90 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 1 నిమిషం పాటు హాట్ ప్లేట్ పై సాఫ్ట్ బేక్ చేస్తారు తరువాత నేను క్రోమ్ గోల్డ్ నమూనాను రూపొందించడానికి మాస్క్ ను లోడ్ చేస్తాను మరియు ఈ మాస్క్ బ్రైట్ ఫీల్డ్ మాస్క్ నేను క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఈ ప్రత్యేకమైన మొదటి దాన్ని చూడండి ఈ దశ సరే సిలికాన్ సబ్స్ట్రేట్ మనకు ఆక్సైడ్ కూడా ఉంటుంది మరియు తరువాత మనకు PDMS ఉంటుంది అప్పుడు మేము దీనిని నమూనా చేయాలి నేను క్రాస్ సెక్షన్ తీసుకుంటే నేను ఈ రకమైన లేయర్ లను మాత్రమే చూడగలుగుతాను మరియు ఇది మాస్క్ ను సూచిస్తోంది ఈ ప్రత్యేక ఆకృతిలో ఉన్నది బ్రైట్ ఫీల్డ్ మాస్క్ ఆ తరువాత తదుపరి దశ UV లితోగ్రఫీ అతినీలలోహిత కాంతితో ఈ ఫోటోరెసిస్ట్ను బహిర్గతం చేస్తుంది దాని తదుపరి దశ మాస్క్ ను ఆన్ లోడ్ చేయడం మరియు ఫోటోరేసిస్ట్ డెవలపర్లో ఈ వేఫర్ ను ముంచడం ఫోటోరేసిస్ట్ డెవలపర్లో నేను ఈ వేఫర్ ను ముంచినప్పుడు ఏమి జరుగుతుంది ఫోటోరేసిస్ట్ అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఇది బ్రైట్ ఫీల్డ్ మాస్క్ మరియు పాజిటివ్ ఫోటోరేసిస్ట్ ఉంది ఇక్కడ ఏమి చెప్తున్నానంటే మేము ఫోటోరేసిస్ట్ను బి ఫీల్డ్ మాస్క్తో బహిర్గతం చేసినప్పుడు ఏమి జరుగుతుంది మరియు మా ఫోటోరేసిస్ట్ పాజిటివ్ ఫోటోరేసిస్ట్ అందరికీ తెలిసినట్లుగా మేము బి ఫీల్డ్ మాస్క్ను ఉపయోగించినప్పుడు మరియు పాజిటివ్ ఫోటోరేసిస్ట్ ఉన్నప్పుడు బహిర్గతం చేయని ప్రాంతం బలంగా మారుతుంది బహిర్గతం చేయని ప్రాంతం బలంగా ఉంటుంది ఇది పాజిటివ్ ఫోటోరేసిస్ట్ సరైనది మరియు బహిర్గతం చేయని ప్రాంతం చూడవచ్చు ఈ బి ఫీల్డ్ మాస్క్ను మరియు బహిర్గతం చేయని ప్రాంతం బలంగా ఉందని చూడవచ్చు ఇప్పుడు దీని తరువాత తదుపరి దశ హార్డ్ బెక్ చేస్తాం 1200C వద్ద 1 నిమిషం పాటు హాట్ ప్లేట్ పై హార్డ్ బేక్ చేస్తాం తదుపరి దశ క్రోమ్ గోల్డ్ ఎచాంట్లో ఈ వేఫర్ ను ముంచడం మొదట క్రోమ్ ఎచాంట్ ముంచి దానిని కడగాలి తరువాత గోల్డ్ ఎచాంట్ లో మళ్ళీ కడగాలి ఇక్కడ కడగడం అంటే రిన్స్ చేయడం క్రోమ్ గోల్డ్ ఎచాంట్ నేను ఈ వేఫర్ ను క్రోమ్ గోల్డ్ ఎచాంట్లో ముంచితే ఏమి జరుగుతుంది ఒక సిలికాన్ సబ్స్ట్రేట్ దీనిపై PDMS ఉంది దానిపై పాజిటివ్ ఫోటోరేసిస్ట్ చేత రక్షించబడని ప్రాంతం నుండి క్రోమ్ మరియు గోల్డ్ ఎట్చ్ చేయబడ్డాయి ఇక్కడ చూసిన ఈ ప్రాంతం పాజిటివ్ ఫోటోరేసిస్టర్ ద్వారా రక్షించబడదు కాబట్టి ఫోటోరేసిస్ట్ చేత రక్షించబడని ప్రాంతం లో క్రోమ్ గోల్డ్ ఎచాంట్ చేయబడింది తదుపరి దశ ఏమిటంటే నేను ఈ వేఫర్ను అసిటోన్లో ముంచుతాను నేను ఈ వేఫర్ ను అసిటోన్లో ముంచితే ఏమి జరుగుతుందో మనకు PDMS మరియు క్రోమ్ గోల్డ్ నమూనాతో సిలికాన్ ఉంటుంది క్రోమ్ గోల్డ్ నమూనా ఇప్పుడు ఇది క్రోమ్ గోల్డ్ అవుతుంది ఇది PDMS ఇది సిలికాన్ ఇక్కడ చూస్తే నేను కొంచెం స్క్రీన్ ను రబ్ చేస్తాను ఇప్పుడు ఈ విషయాలు తేలికగా అర్థం చేసుకోవచ్చు మేము సిలికాన్ సబ్స్ట్రేట్ తీసుకున్నాము అలాగే ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్స్ట్రేట్ తీసుకోవచ్చు దానిపై PDMS స్పిన్ కోట్ చేసాము సిలికాన్ లేదా సిలికాన్ ఆక్సిడైజ్డ్ సిలికాన్ పై PDMS ఉంటుంది ఈ సిలికాన్ డయాక్సైడ్ లేదా ఆక్సిడైజ్డ్ సిలికాన్ సబ్స్ట్రేట్ పై క్రోమ్ గోల్డ్ నమూనా చేస్తాము ఈ ప్రత్యేక దశ సంఖ్య III కు రావడానికి మేము ఫోటోలిథోగ్రఫీ ప్రక్రియను నిర్వహించాలి మేము ఈ విధంగా చేసాము మళ్ళీ నేను ఒకసారి వివరిస్తాను మొదటి దశ సిలికాన్ సబ్స్ట్రేట్ తీసుకోవడం రెండవ దశ PDMS స్పిన్ కోట్ మూడవ దశ ఫిసికల్ వేపర్ డిపోసిషన్ ను ఉపయోగించి క్రోమ్ గోల్డ్ డిపాజిట్ చేయడం ఇది E beam ఎవాపొరేషెన్ లేదా థర్మల్ ఎవాపొరేషెన్ కావచ్చు నాల్గవ దశ ఏమిటంటే మేము పాజిటివ్ ఫోటోరేసిస్ట్ను స్పిన్ కోట్ చేయాలి ఇది ఇక్కడ చూపబడింది మరియు తరువాత హాట్ ప్లేట్లో 90 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 1 నిమిషం పాటు సాఫ్ట్ బెక్ చేయాలి తరువాత మాస్ ను లోడ్ చేస్తాము ఇది B ఫిల్మ్ మాస్క్ తరువాత ఫోటోరేసిస్ట్ ని UV కాంతి కి ఎక్స్పోజ్ చేస్తాము తదుపరి దశలో ఫోటోరేసిస్ట్ డెవలపర్ ఉంటుంది మేము పాజిటివ్ ఫోటోరేసిస్ట్ను ఉపయోగిస్తున్నందున బహిర్గతం చేయని ప్రాంతం బలంగా మారుతుంది దీని తదుపరి దశ ఈ వేఫర్ ను క్రోమ్ ఎచాంట్ లో ముంచడం ఈ వేఫర్ ను ముంచినప్పుడు ఇక్కడ గోల్డ్ పై భాగంలో మరియు క్రోమ్ దిగువన ఉంటుంది మొదట మేము వేఫర్ను గోల్డ్ ఎచాంట్లో ముంచుతాము గోల్డ్ ఎచ్ చేయబడిన తర్వాత మేము వేఫర్ ను DI నీటితో శుభ్రం చేస్తాము అప్పుడు మేము వేఫర్ ను క్రోమ్ ఎచాంట్లో ముంచుతాము క్రోమ్ ఎచ్ చేయబడిన తర్వాత మేము DI నీటిలో వేఫర్ ను ముంచుతాము తదుపరి దశ ఫోటోరేసిస్ట్ డెవలపర్ తరువాత హార్డ్ బేక్ చేయవలసి వచ్చింది ఇది ఇక్కడ చూపబడింది ఫోటోరేసిస్ట్ డెవలపర్ హార్డ్ బేక్ తరువాత గోల్డ్ ఎచింగ్ తరువాత శుభ్రం చేయడం తరువాత క్రోమ్ ఎచింగ్ తరువాత మరల DI నీటితో శుభ్రం చేయడం ఆ తరువాత ఈ ప్రత్యేక దశను చూడవచ్చు ఇది V వ దశ అవుతుంది VI వ దశ పరిశీలిస్తే ఫోటోరేసిస్ట్ చేత రక్షించబడని ప్రాంతం నుండి క్రోమ్ మరియు గోల్డ్ ఎచ్ చేయబడి ఉన్నాయి దీని తరువాత తదుపరి దశ వేఫర్ ను అసిటోన్లో ముంచడం అసిటోన్ ఫోటోరెసిస్టర్ స్ట్రిప్పర్గా పనిచేస్తుంది మరియు తరువాత మనకు స్టెప్ నంబర్ VII ఉంటుంది ఇది ఈ ప్రత్యేక స్లైడ్లో చూపబడుతుంది తదుపరి దశను చూస్తే దశ సంఖ్య IV అయిన ఈ ప్రత్యేక దశను చూస్తున్నాము ఈ దశలో ఏమి చూస్తున్నాం నేను ఇంతకుముందు PEDOTPSS అని పిలవబడే కండక్టింగ్ పాలిమర్ ఉపయోగించి స్ట్రెయిన్ గేజ్ తయారు చేయవలసి ఉంటుంది గూగుల్ చేయండి దీనిని PEDOTPSS అంటారు ఈ పదార్థాన్ని ఎలా స్పిన్ కోట్ చేసి స్ట్రెయిన్ గేజ్ను నిర్మిస్తాను ఇది ఈ ప్రత్యేకమైన ప్లాట్ఫామ్లో మేము చర్చిస్తున్న దాని వలె ఉంటుంది మేము ఇక్కడ నుండి ప్రారంభిస్తాము మరియు విషయాలు సులభతరం చేయడానికి మేము రెండు సందర్భాలను చూపిస్తాము సులభంగా అర్థం చేసుకోవడానికి మేము రెండు కాంటెక్స్ట్ లను చూపుతాము స్లైడ్ను చూస్తే ఈ ప్రత్యేకమైన సబ్స్ట్రేట్ PDMS పై గోల్డ్ నమూనా తో సిద్ధంగా ఉంది ఇది సిలికాన్ ఇది PDMS గా ఉంటుంది తరువాత గోల్డ్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మేము తదుపరి దశలో ఏమి చేయబోతున్నాం మేము ఈ క్రోమ్ గోల్డ్ లేదా వేఫర్ పై PEDOTPSS స్పిన్ కోట్ చేస్తాము ఇది PEDOTPSS దీని తరువాత మిగిలిన దశలు ఈ స్లైడ్ల మాదిరిగానే ఉంటాయి నేను దానిని చూపిస్తాను చూడండి తదుపరి దశ ఫోటోరేసిస్ట్ స్పిన్ కోట్ ఇది ఫోటోరేసిస్ట్ స్పిన్ కోట్ ఉంది మరియు ఇది పాజిటివ్ ఫోటోరేసిస్ట్ పాజిటివ్ ఫోటోరేసిస్ట్ స్పిన్ కోట్ తరువాత తదుపరి దశ సాఫ్టు బేక్ 90 డిగ్రీల వద్ద 1 నిమిషం పాటు హాట్ ప్లేట్ పై సాఫ్టు బేక్ చేస్తాం తరువాత మాస్క్ మాస్క్ ను లోడ్ చేసి పిజో రెసిస్టర్ను ఏర్పరుస్తుంది పైజో రెసిస్టర్ ఇలా కనిపిస్తే నేను దాని యొక్క క్రాస్ సెక్షన్ తీసుకుంటే నేను ఇక్కడ ఇలాంటి రెండు పిల్లర్స్ మాత్రమే చూడగలను నేను PEDOTPSS నుండి తయారైన ఈ ప్రత్యేకమైన పిజో రెసిస్టర్ యొక్క క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఇక్కడ చూపిస్తున్న మాస్క్ ఇలా కనిపిస్తుంది మరియు ఇది B ఫీల్డ్ మాస్క్ ఫోటోరేసిస్ట్ పాజిటివ్ ఫోటోరేసిస్ట్ మరియు మాస్క్ B ఫీల్డ్ మాస్క్ తదుపరి దశ UV కాంతికి ఎక్సపోజ్ కావడం UV కాంతి తో బహిర్గతం నేను ఎక్స్పోజర్ చేసినప్పుడు తదుపరి దశ ఫోటోరేసిస్ట్ డెవలపర్ ఫోటోరేసిస్ట్ డెవలపర్లో ఈ వేఫర్ ను అభివృద్ధి చేసినప్పుడు ఏమి జరుగుతుందో UV కాంతి ద్వారా బయటపడని ప్రాంతంలో ఫోటోరేసిస్ట్ రక్షించబడుతుంది ఇక్కడ పాజిటివ్ ఫోటోరేసిస్ట్ ఉంది ఇది PEDOTPSS ఇది స్పిన్ కోట్ కలిగి ఉంది ఇక్కడ క్రోమ్ గోల్డ్ ఉంది ఇక్కడ PDMS తరువాత సిలికాన్ కలిగి ఉంది ఇప్పుడు నేను PEDOTPSS ను తొలగించాలి PEDOTPSS ను తొలగించడానికి నేను RIE ని ఉపయోగిస్తాను RIE అంటే రియాక్టివ్ అయాన్ ఎచింగ్ నేను ఈ వేఫర్ పై RIE చేస్తే ఏమి జరుగుతుందో ఇలా కనబడే వేఫర్ వస్తుంది దీన్ని తిరిగి గీయనీయండి అప్పుడు సులభం అవుతుంది ఇక్కడ వేఫర్ ఉంటుంది ఈ రేఖాచిత్రాన్ని మనం పరిగణించ వద్దు ఇది PDMS తరువాత ఇంటర్డిజిటెడ్ ఎలక్ట్రోడ్లు ఆపై నాకు స్ట్రెయిన్ గేజ్ ఉంది నేను ఇక్కడ పాజిటివ్ ఫోటోరేసిస్ట్ కలిగి ఉన్నాను ఇక్కడ PEDOTPSS ఉంది క్రోమ్ గోల్డ్ ఉంది ఇక్కడ PDMS మరియు సిలికాన్ ఉన్నాయి తదుపరి దశ ఏమిటంటే నేను ఈ వేఫర్ ను అసిటోన్లో ముంచినప్పుడు నేను PDMS కలిగి ఉంటాను దానిపై ఇంటర్డిజిటెడ్ ఎలక్ట్రోడ్లు ఉన్నాయి దానిపై PEDOTPSS స్ట్రెయిన్ గేజ్ ఉంది నేను ఈ వేఫర్ ను అసిటోన్ లో ముంచితే అసిటోన్ తీసివేయబడుతుంది ఇక్కడ PEDOTPSS క్రోమ్ గోల్డ్ మరియు PDMS ఉన్నాయి మరియు ఇది సిలికాన్ మేము ఈ ప్రత్యేక దశకు చేరుకున్నాము ఇక్కడ పైజో రెసిస్టర్ నమూనా ఉంది ఇప్పుడు PEDOTPSS నుండి తయారు చేయబడిన పిజో రెసిస్టర్లు ఉన్నాయి ఇక్కడ వరకు అర్థం చేసుకోండి ఇప్పుడు మనకు PEDOTPSS ఉంది నేను ఈ ప్రత్యేకమైన సబ్స్ట్రేట్ పై ఒత్తిడిని వర్తింపజేస్తే దీనికి పిజో రెసిస్టర్ ఉన్నందున అది వంగుతుంది అలా రెసిస్టెన్స్ లో మార్పుకు కారణమవుతుంది నేను మాడ్యూల్ను ఇక్కడతో ముగిస్తాను మరియు తరువాతి మాడ్యూల్లో నేను ఈ పిజో రెసిస్టర్ పై ఇన్సులేటింగ్ పదార్థాన్ని ఎలా కోట్ చేయాలో చెబుతాను నేను దీనిని క్లుప్తంగా వివరిస్తాను తద్వారా పైజో రెసిస్టర్ యొక్క తయారీ ను అర్థం చేసుకోవచ్చు ఈ పిజో రెసిస్టర్పై ఎలక్ట్రోడ్ల తయారీ కూడా చూడవచ్చు తరువాతి మాడ్యూల్లో కలుద్దాము